మేము తదుపరి సమన్వయ నియంత్రణ ప్రొటొకాల్స్ లో కొన్ని ఇతర సమస్యలతో కొనసాగుతాము కాబట్టి మేము లాక్లకు తిరిగి వస్తాము కానీ మరీ ముఖ్యంగా మల్టిపుల్ గ్రాన్యులారిటీ అని పిలువబడే లాక్లకు మేము తిరిగి వస్తాము మీరు గమనించినట్లయితే మేము లాక్ లను అర్థం చేసుకుంటున్నాము మేము వివిధ డేటా అంశాల కోసం లాక్ లను అధ్యయనం చేస్తున్నాము కానీ వాస్తవానికి డేటా అంశాలు ఏమిటి అని తెలుసుకోవడానికి మేము ఇబ్బంది పడలేదు ఇప్పుడు దానిలో ఏమి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఒక టేబుల్ ఉందని అనుకుందాం మొత్తం పట్టిక లాక్ చేయబడాలి మరియు తరువాత టేబుల్ లోపల రికార్డులు లేదా టపుల్స్ మళ్లీ లాక్ చేయబడాలి మరియు టపుల్లో అనుమతించాల్సిన లక్షణం ఉండవచ్చు కాబట్టి లాక్ తప్పనిసరిగా బహుళ గ్రాన్యులారిటీలో వర్తించబడుతుంది లాక్ ఒక లక్షణానికి లేదా టేబుల్ కు లేదా రికార్డుకు లేదా మొత్తం డేటాబేస్కు మాత్రమే వర్తింపజేయబడుతుంది మరియు అలా మరియు తరువాత మేము చేసే కొన్ని సమస్యలు ఉన్నాయి తమను తాము చర్చించుకోవడానికి కాబట్టి ఇది లాక్ల కోసం బహుళ గ్రాన్యులారిటీ సమస్య కాబట్టి బహుళ గ్రాన్యులారిటీ గ్రాన్యులారిటీ అంటే లాక్ ఏ స్థాయిలో వర్తించబడుతుంది అని అర్థం ఇప్పుడు ఒకరు ఏమి చేయగలరు కాబట్టి సోపానక్రమం ఇది డేటాబేస్ యొక్క సోపానక్రమం పరిగణనలోకి తీసుకుంటే సోపానక్రమం లో ఒక డేటాబేస్ ఉండవచ్చు అప్పుడు వివిధ టేబుల్స్ ఉన్నాయి అప్పుడు ఆ లోపల టపుల్స్ లేదా రికార్డులు ఉన్నాయి అప్పుడు ఆ లోపల గుణాలు ఉన్నాయి మరియు అలా మొదలైనవి ఇది సోపానక్రమం మరియు అది కావచ్చు లాక్ లు వివిధ స్థాయిలలో వర్తించవచ్చు ఇప్పుడు లాకింగ్ అది వివిధ స్థాయిలలో చేసినప్పుడు కింది విషయం జరుగుతుంది ఒక నిర్దిష్ట టేబుల్ లాక్ చేయబడిందని అనుకుందాం ఇప్పుడు నిర్దిష్ట టేబుల్ ను లాక్ చేయడం అంటే ఏమిటి ఇది తప్పనిసరిగా ఒక నిర్దిష్ట టేబుల్ కూడా లాక్ చేయబడింది అది ఒక స్పష్టమైన లాక్ కానీ అవ్యక్తంగా ఏమి జరుగుతుందంటే అన్ని టపుల్స్ మరియు అన్ని టపుల్స్లోని అన్ని లక్షణాలు కూడా అవ్యక్తంగా లాక్ చేయబడ్డాయి ఎందుకంటే లేకపోతే సమస్య ఏమిటో మీరు చూడవచ్చు కాబట్టి ఒక టేబుల్ లాక్ చేయబడిందని అనుకుందాం అంటే టేబుల్ చదవాలి మొదలైనవి మరియు టపుల్ లాక్ చేయబడకపోతే అప్పుడు జరగవచ్చు ఏదైనా ఇతర ట్రాన్సాక్షన్ వచ్చి టపుల్కు వ్రాయవచ్చు ఈ సంగ్రహణ సమస్య నిర్వహణ సమస్య గణాంకాలు మొదలైనవి హాని పొందవచ్చు వీటిని కూడా లాక్ చేయాల్సి ఉంటుంది కానీ ఇవి స్పష్టంగా లాక్ చేయబడలేదు ఇది అవ్యక్త మోడ్లో లాక్ చేయబడింది కాబట్టి అప్పుడు తప్పనిసరిగా అవి ఉన్నాయి అంటే రెండు రకాల లాక్ లు ఉన్నాయి అవి ఒక స్పష్టమైన లాక్ మరియు ఆపై ఒక అవ్యక్త లాక్ మరియు ఏదో లాక్ చేయడం దాని కింద ఉన్న ప్రతిదాన్ని అవ్యక్త మోడ్లో స్పష్టంగా లాక్ చేస్తుంది కాబట్టి లాకింగ్ యొక్క గ్రాన్యులారిటీ ముఖ్యంగా ఇది చక్కటి గ్రాన్యులారిటీలో ఉంటుంది అంటే ఇది సోపానక్రమంలో తక్కువగా ఉంటుంది గుణాలు లాక్ చేయబడుతున్నాయి మొదలైనవి మరియు దీని అర్థం ఒక వ్యక్తి అధిక సమన్వయాన్ని ఊహించవచ్చు ఎందుకంటే ఒక లక్షణం మాత్రమే లాక్ చేయబడితే టపుల్ యొక్క ఇతర భాగాలను యాక్సెస్ చేయవచ్చు ఇతర పట్టికలను యాక్సెస్ చేయవచ్చు మొదలైనవి కానీ ఇది అధిక లాకింగ్ ఓవర్ హెడ్ ఎందుకంటే ప్రతి లక్షణం లాక్ చేయబడుతుంది మొదలైనవి మరోవైపు ఇది ముతక గ్రాన్యులారిటీ అయితే టేబుల్లు మొదలైనవి ముతకగా లాక్ చేయబడతాయి కాబట్టి ఇది ఏకకాలికతను తగ్గిస్తుంది కానీ ఓవర్హెడ్ లాకింగ్ తక్కువగా ఉంటుంది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక సోపానక్రమం యొక్క ఉదాహరణ ఇది డేటాబేస్ d మరియు తరువాత దాని కింద కింద రెండు టేబుల్స్ ఉన్నాయి మరియు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఈ కింద మరియు టపుల్స్ ఉన్నాయి అనుకుందాం మరియుఈ కింద మరియు మరియు ఈ లక్షణాలు మొదలగునవి ఉన్నాయి మరియు అందువలన మొదలగునవి కాబట్టి ఇది చేయవలసిన విషయం ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఉంది అనుకుందాం టపుల్ ని లాక్ చేసింది మీద లాక్ ఉంది ఇప్పుడు ఇప్పటికే లాక్ ఉంది ఇప్పుడు పై లాక్ కోరుకుంటున్నారు ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఇది అనుమతించబడదు ఎందుకంటే ఈ లక్షణం స్పష్టంగా లాక్ అనుమతించాలి పరిపూర్ణంగా లాక్ కాబట్టి ఈ అభ్యర్థన మంజూరు చేయబడలేదు ఎందుకంటే తీసుకున్న ఇంప్లిసిట్ లాక్ ఇది కాబట్టి అది లాక్ చేయబడింది కాబట్టి చేయబడినందున దీనికి వెళుతుంది ఇది లాక్ దాని కింద ఉన్న ప్రతిదీ కూడా లాక్ చేయబడి ఉంటుంది కానీఅనుకుందాం ని లాక్ చేయాలనుకుంటుందని అది అనుమతించ బడితే లాక్ చేయాలనుకుంటుంది అది కూడా అనుమతించబడదు ఎందుకంటే ని లాక్ చేస్తే అప్పుడు అర్థం ఈ మొత్తం విషయాన్ని లాక్ చేస్తుందని కాబట్టిఅనుకుందాం లాక్ చేయాలనుకుంటుందని అని అది అనుమతించబడదు ఎందుకంటే ని లాక్ చేస్తే అప్పుడు దీని అర్థం ఈ ఈ మొత్తం విషయాన్ని లాక్ చేయబోతోంది అంటే వద్ద ఉన్న లాక్ అర్థం మళ్లీ తో ఘర్షణ పడుతుందని కాబట్టి ఇది అనుమతించబడదు కాబట్టి ముఖ్యంగా అర్ధం ఏమిటంటేలాక్ చేయబడితే వారసులందరూ లాక్ చేయబడ్డారు అలాగే డేటాబేస్ వరకు ఉన్న సమాచారం అంతా దేనికీ లాక్ వేయబడదు అందులో డేటాబేస్ వరకు అధిరోహకులు మరియు దానిలో వారసులు ఎవరూ లేరు సబ్ ట్రీ కూడా లాక్ చేయబడదు కనుక ఇది ఇంప్లిసిట్ లాక్ ల విషయం కాబట్టి లాక్ చేయబడలేదు అయినప్పటికీ అటువంటి ఇంప్లిసిట్ లాక్ లో లేదు కానీ ఇప్పటికీ లాక్ చేయబడలేదు ఎందుకంటే ని లాక్ చేయడం అంటే లో ఇంప్లిసిట్ లాక్ అని అర్థం అది యొక్క ఎక్సప్లిసిట్ లాక్తో అందుచేత అది అనుమతించబడదు కనుక ఇది విషయం కాబట్టి ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇది కొద్దిగా అసమర్థంగా ఉంటుంది మొదలైనవి కాబట్టి ఏమి చేయబడుతుందంటే ఇంటెన్షన్ లాక్ మోడ్ అని పిలవబడుతుంది ఉపయోగించబడుతోంది ఇంటెన్షన్ లాకింగ్ మోడ్ ఇంటెన్షన్ లాక్ మోడ్ ఉపయోగించ బడుతుంది మనం చర్చించేది అదే లాక్ చేయబడితే అది లబ్దిదారులు మాత్రమే ఇంటెన్షన్ లాక్ మోడ్లో ఉంటారు కాబట్టి అధిరోహణ అనేది ఉద్దేశ్య రీతిలో ఉంది కనుక ఇది ఇంప్లిసిట్ లాక్ కాదు కానీ ఇది ఇంటెన్షన్ మోడ్ లాక్ కనుక ఇది ఇంటెన్షన్ మోడ్ కాబట్టి మేము ఇప్పటికే అధ్యయనం చేయబడ్డాము మేము ఇప్పటికే ఈ షేర్డ్ లాక్ S మరియు ఎక్స్క్లూజివ్ లాక్ X ని అధ్యయనం చేసాము మేము చదవడానికి వ్రాయడం కోసం చదువుకున్నాము మీకు గుర్తుంటే S X మొదలైన లాక్ మాట్రిక్స్ కూడా ఉంది ఇంటెన్షన్ లాక్ మోడ్ మూడు అదనపు లాక్లను పరిచయం చేస్తుంది కాబట్టి ఇది 1 మరియు 2 కానీ ఇది మరో మూడు లాక్లను పరిచయం చేస్తుంది మొదటిది ఇంటెన్షన్ షేర్డ్ లాక్ అని పిలువబడుతుంది కాబట్టి ఇది IS లాక్ కాబట్టి ఇంటెన్షన్ షేర్డ్ లాక్ అంటే ఏమిటి దీని అర్థం కనీసం ఒక వారసుడికి S లాక్ ఉంటుంది కనీసం ఒక S లాక్ ఒక వారసుడికి ఉంది కనుక దీనిని ఇంటెన్షన్ షేర్డ్ లాక్ అంటారు దీని అర్ధం ఏమిటంటే ఇది S మోడ్లో లాక్ చేయబడిందని అనుకుందాం అప్పుడు IS మోడ్లో ఉండాలి ఎందుకంటే అందులో కనీసం ఒక వారసుడు S లాక్లో ఉన్నాడు కాబట్టి ఇంటెన్షన్ లాక్ మోడ్ ఎందుకు ఉపయోగించ బడుతోంది అప్పుడు IS మాదిరిగానే IX అని పిలవబడేది ఉంది ఇది ఇంటెన్షన్ ఎక్సక్లూజివ్ లాక్ మోడ్ IX కాబట్టి ఈ నిర్వచనం సమానంగా ఉంటుంది కాబట్టి కనీసం ఒక వారసుడి కి X లాక్ ఉంటుంది అందుకే దీనిని ఇంటెన్షన్ ఎక్సక్లూజివ్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది నిజంగా ప్రత్యేకమైన మోడ్ కాదు కానీ ఇది ప్రత్యేకమైన మోడ్ యొక్క ఉద్దేశ్యం ఎందుకంటే కొంతమంది వారసులకు X లాక్ ఉంది కాబట్టి మళ్లీ దీనిని చూడటం సులభం కనుక ఉదాహరణకు ఇది X మోడ్ అప్పుడు ఇది IX మోడ్లో ఉంటుంది చాలా ముఖ్యంగా 5 వ రకమైన లాక్ ఉంది దీనిని షేర్డ్ మరియు ఇంటెన్షన్ ఎక్సక్లూజివ్ లాక్ అని పిలుస్తారు ఇది షేర్డ్ మరియు ఇంటెన్షన్ ఎక్సక్లూజివ్ లాక్ దీనిని SIX లాక్ అంటారు ఇది ప్రసిద్ధమైనది కానీ అప్రసిద్ధమైన లాక్ ఇది SIX లాక్ కాబట్టి షేర్ చేయబడిన మరియు ఇంటెన్షన్ ఎక్సక్లూజివ్ లాక్ ఈ విషయం ఏమిటంటే నోడ్ కూడా S మోడ్లో లాక్ చేయబడింది మరియు కనీసం ఒక వారసుడికి X నోడ్ ఉంటుంది కాబట్టి ఇది X లాక్ X మోడ్లో షేర్ చేయబడినది కాబట్టి ఇది షేర్డ్ ఇంటెన్సివ్ లాక్ కాబట్టి షేర్ చేయబడిన ఇంటెన్సివ్ లాక్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది మేము దానికి వస్తాము కానీ దానికి ముందు లాకింగ్ నియమాలను పాటిద్దాం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తే మన చేతిలో 5 లాక్ లు ఉన్నాయి మరియు కనుక మనం లాకింగ్ నియమాలను కలిగి ఉండాలి లాకింగ్ నియమాలను మనం తప్పక తెలుసుకోవాలి కాబట్టి మొదటి నియమం నిజానికి కొన్ని సాధారణ నియమం ఏమిటంటే ఒక ట్రాన్సాక్షన్ ఒక సమయంలో ఒక ఎంటిటీ పై ఒకేసారి ఒక లాక్ని మాత్రమే పొందవచ్చు కాబట్టి అంటే ఒక ట్రాన్సాక్షన్ కి ఒక డేటా ఐటెమ్కి లాక్ కావాలంటే అది ఒక లాక్ మాత్రమే పొందగలదు దానికి రెండు లాక్లు లభించవు కాబట్టి ఉదాహరణకి S లాక్ మరియు X లాక్ పొందలేము అది ఒక లాక్ మాత్రమే పొందాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది ఏ లాక్ ని పొందుతుంది ఇది అత్యంత నిర్బంధిత లాక్ను పొందుతుంది కాబట్టి ఇది ఒక లాక్ మాత్రమే పొందాలి మరియు అది పొందవలసిన అత్యంత నిరోధక లాక్ కనుక అది S మరియు X రెండింటినీ కోరుకుంటే అది అత్యంత నిరోధకతను పొందాలి అంటే అది X ని పొందాలి మరియు ప్రతి లాక్ తప్పనిసరిగా అన్ని తక్కువ స్థాయి లాక్లకు నోటీసు ఇవ్వాలి అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా డేటాను లాక్ చేసినప్పుడు అంశం ఇది అన్ని అధిరోహకులకు నోటీసును పంపుతుంది కాబట్టి అధిరోహకులు తప్పనిసరిగా తెలుసుకోవాలి వారసులలో ఏదో జరిగిందని లేకుంటే అది ఈ ఇంటెన్షన్ లాక్ మోడ్ని పొందలేకపోతుంది కనుక అది అక్కడే ఉంది కాబట్టి లాక్ లు రూట్ నుండి లీఫ్ క్రమంలో పొందబడతాయి కాబట్టి పై నుండి క్రిందికి అంటే మరియు లాక్ లు రూట్ క్రమంలో లీఫ్ లో విడుదల చేయబడతాయి అది ఎందుకు అవసరం అని కొంచెం ఆలోచించడం మీకు తెలియజేస్తుంది లాక్ లు విడుదల చేయడానికి ముందు ఇతర ట్రాన్సాక్షన్ లు వచ్చి మరొక లాక్ లు తీసుకోవచ్చు అన్ని వివాదాల కేసులు జరగనందున లాక్ లు రూట్ టు లీఫ్లో పొందబడతాయి అంటే అవసరమైన అత్యున్నత లాక్ మొదట పొందబడుతుంది అంటే దీని కింద ఉన్న ప్రతిదీ లాక్ చేయబడాలి ఆపై లెవల్లోని తదుపరి లాక్ పొందబడుతుంది మరియు అలా మొదలైనవి మరొక చివరలో అది విడుదలైనప్పుడు అది వ్యతిరేక క్రమంలో విడుదల చేయబడుతుంది లేకుంటే ఏమి జరుగుతుందంటే అధికంగా విడుదల చేయబడిందని అనుకుందాం అప్పుడు ఎవరైనా అధికంగా తనిఖీ చేస్తారని అనుకుంటారు అధిక నోడ్ దిగువన ఉన్నదంతా ఆలోచిస్తుంది లాక్ చేయబడలేదు అది తప్పు కాబట్టి ఇది రూట్ క్రమంలో లీఫ్ లో విడుదల చేయబడుతుంది కాబట్టి ఇవి లాకింగ్ నియమాలు కానీ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు లాకింగ్ మ్యాట్రిక్స్ ఇప్పుడు మన దగ్గర 5 రకాల లాక్ లు ఉన్నాయి మరియు లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ తప్పనిసరిగా అన్నింటికీ గమనించాలి ఈ 5 రకాల లాక్ ల మధ్య లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ఇది నేను క్షణంలో లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ను గీయబోతున్నాను లాక్ లు క్రింది విధంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక IS లాక్ అప్పుడు ఒక IX లాక్ ఉంది అప్పుడు S లాక్ ఉంది అప్పుడు SIX లాక్ ఉంది తర్వాత అక్కడ ఉంది ఇది X లాక్ ఇది ఒక విషయం మరియు వరుసలలో అదే విషయం IS ఉంది తర్వాత ఇది IX అప్పుడు ఇది S అప్పుడు SIX లాక్ ఉంది మరియు తరువాత X ఉంది నేను దీన్ని వ్రాయడానికి కారణం చాలా నిర్బంధానికి అతి తక్కువ పరిమితి లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ను పూర్తి చేద్దాం ఆపై నేను దీన్ని ఎందుకు చెబుతున్నానో మీకు అర్థమవుతుంది కాబట్టి ఇది S అంటే ఒక ట్రాన్సాక్షన్ కి ఒక డేటా అంశంపై IS లాక్ వస్తే మరొక ట్రాన్సాక్షన్ కి అదే డేటా అంశంపై IS లాక్ లభిస్తుంది ఇది కూడా y అంటే IS మరియు IX కూడా IS తో విభేదించవు మరియు S ఘర్షణపడవు IS మరియు SIX విభేదించవు అయితే IS మరియు X సంఘర్షణ చేస్తాయి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఒక డేటా అంశంపై ఉద్దేశపూర్వక భాగస్వామ్య లాక్ను కలిగి ఉంటే మరొక ట్రాన్సాక్షన్ దానిపై X లాక్ను పొందదు కనుక ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇది కాదు తరువాత మనం IX నుండి IS వరకు కొనసాగుతుంది అవును ఇది మేము ఇప్పటికే చూశాము మరియు IX నుండి IX కూడా అవును రెండు ట్రాన్సాక్షన్ లు ఒక IX లాగ్ను కలిగి ఉంటే అంటే వారసులలో ఒకరు రెండు విషయాల కోసం X లో ఉన్నారు మరియు మేము తరువాత దాని గురించి ఆందోళన చెందుతాము ఇది వారసత్వంగా మొదలైనవి కానీ లేకపోతే ఇది సమస్య కాదు IX నుండి S అయితే సంఖ్య కాబట్టి ఒకరు నోడ్లో షేర్డ్ లాక్ని పొందలేరు అందులో ఒకరు వారసులైతే ప్రత్యేకమైన మోడ్లో ఉంటారు ఎందుకంటే దీని అర్థం ఏమిటి ఇది ఎందుకు సమస్య ప్రతి దానిపై షేర్డ్ లాక్ అంటే అది బహుశా టేబుల్ మొత్తం చదువుతోంది మొదలైనవి అప్పుడు IX అర్థం లోపల ఏదో రాయడం కోసం లాక్ చేయబడింది ఇప్పుడు అంటే వ్రాయడం జరుగుతుంటే అది చదువుతున్నప్పుడు సారాంశం మొదలైనవి తప్పుగా ఉంటాయి అందుకే ఇది అనుమతించబడదు ఇప్పుడు IX నుండి SIX కూడా అనుమతించబడదు మరియు IX నుండి X వరకు అనుమతించబడదు తదుపరి ఇక్కడ S లాక్ వస్తుంది ఇది షేర్డ్ లాక్ ఇప్పుడు y IS కి షేర్ చేయబడింది సమస్య లేదు మేము ఇప్పటికే చూసిన IX కి షేర్ చేయబడింది ఇది కాదు అప్పుడు షేర్డ్కి షేర్ చేయబడినది అవును ఇద్దరూ షేర్డ్ లాక్ పొందవచ్చు సమస్య లేదు కానీ ఈ SIX లాక్ X లాక్ లోపల ఇక్కడ ఉండదు మరియు X కోర్సు కాదు అప్పుడు SIX లాక్ వస్తుంది SIX లాక్ ఇది అవును అప్పుడు IX తో SIX లాక్ షేర్ చేయబడదు కాబట్టి SIX లాక్ని S తో కూడా షేర్ చేయలేము SIX లాక్ని SIX లాక్తో షేర్ చేయలేము మరియు X తో ఏమీ షేర్ చేయలేము చివరకు X లాక్ని దేనితోనూ షేర్ చేయలేము ఇప్పుడు ఈ మాట్రిక్స్ సిమ్మెట్రిక్ గా ఉందని మీరు గమనించినట్లయితే అది ఉండాలి ఎందుకంటే వరుసలో ఏ ట్రాన్సాక్షన్ మరియు కాలమ్లో ఏ ట్రాన్సాక్షన్ ఉన్నా అది పట్టింపు లేదు కానీ ఇక్కడ విషయాలు ఉన్నాయి కాబట్టి గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు X లాక్ దేనితోనూ షేర్ చేయబడదు ఏదైనా రాయడం కోసం ప్రత్యేకంగా లాక్ చేయబడి ఉంటే అంటే అది వ్రాయబడాలి మరియు అంటే అది వేరొక దానితో పంచుకోబడదు మరియు ఏదైనా ప్రత్యేకంగా ఉంటే మరియు ఏదో ఇంటెన్షనల్ గా లాక్ చేయబడి ఉంటే కాబట్టి షేర్డ్ లాక్ యొక్క ఉద్దేశ్య రీతిలో అంటే దాని క్రింద ఏదో చదవబడుతుంది మరియు ఇది కూడా చదవబడదు అప్పుడు ఇది X లాక్ మినహా చాలా లాక్లతో పంచుకోగలదు ఎందుకంటే దీని లోపల ఏదో వ్రాయబడింది కాబట్టి అది చేయలేము ఇది లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ఇది ఒక అవగాహన పొందడానికి గుర్తుంచుకోవాలి ఇప్పుడు సిక్స్ లాక్ లు మినహా అన్ని లాక్ లను అర్థం చేసుకోవడం చాలా సులభం కాబట్టి సరిగ్గా సిక్స్ లాక్ అంటే ఏమిటి సిక్స్ లాక్ అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి మనం SIX లాక్ని కొంచెం వివరంగా చూద్దాం కాబట్టి SIX లాక్ ఏమి చేస్తుంది SIX లాక్ ఎందుకు అవసరం అది ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడుట్రాన్సాక్షన్ ఉందని అనుకుందాం చదివిన ఈ చదువుకుంటూ అయితే దానిని నవీకరించడం కానీ అది రాయాలనుకున్న కోరుకుంటున్నారు కాబట్టి మీరు గుర్తు ఉంటే ఈ ఒక పని పూర్తయింది మొదలగునవి ప్రవర్తిస్తే మరియు తరువాత ఒక ఉంది దాని కింద ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్ కోరిక ని చదవడం మరియు కి వ్రాయడం వరకు ఇప్పుడు ట్రాన్సాక్షన్ చదవడానికి అనుకుంటే మరియు దాన్ని రాస్తుంది కాబట్టి ఏమి జరుగుతుంది అనేది ప్రశ్న విషయం ఏమిటంటే అది లాక్ మోడ్ లో ఉంది అనుకుందాం IX మోడ్ లో లాక్ కావచ్చు ఇది మొదటి విషయం IX మోడ్ లో లాక్ కాబడింది దీని అర్ధం ఏమిటంటే ఎందుకంటే ఇక్కడ X ఏదో ఉంది ఇది IX మోడ్ ఇప్పుడు దీని అర్థం r లాక్ చేయాలనుకుంటున్న ఏ ఇతర ట్రాన్సాక్షన్ అయినా ఈ IX మోడ్ని పొందడం ఇప్పుడు ఈ విషయాలను చూద్దాం IS నుండి IX వరకు y ఉంది అంటేలాక్ చేయాలనుకునే ఇతర ట్రాన్సాక్షన్ లు IX లోని మోడ్లోకూడా మంజూరు చేయబడతాయి అంటే IX మోడ్ లోని ఇతర ట్రాన్సాక్షన్ లు కూడా లాక్ చేయబడవచ్చు సో ఇది అపాయకరం ఎందుకు కొన్ని ఇతర ట్రాన్సాక్షన్ ఈ లాకింగ్ ఉంటే అప్పుడు జరిగే దానికి కొన్ని ఇతర ట్రాన్సాక్షన్ నిజానికి సవరించుట కావచ్చు ఇది సురక్షితం కాదు ఎందుకంటే చేయాల్సి వుంది ని మొత్తం చదవడం ఎందుకంటేఅందుకే అంటే ని చదువుతోంది ఇదే విషయం కాబట్టి దీని అర్థం ఇది సురక్షితం కాదు ఇక్కడే సమస్య జరుగుతుంది దీనిని IX మోడ్లోకి అనుమతించకూడదు అది దాని మొదటి భాగం మరియు అది ఒక S మోడ్లో మాత్రమే లాక్ చేయబడితే మరొక వైపు అదే ఉదాహరణ అనుకుందాం మరోసారి నాకు ఇక్కడ ఉదాహరణకు పునర్ వీలు ఈ అప్పుడు ఈ ఈ ఉంది ఇప్పుడు ఇది S మోడ్లో మాత్రమే లాక్ చేయబడితే ఎందుకంటే ఇది కేవలం చదవడం మాత్రమే అప్పుడు మరికొన్ని ట్రాన్సాక్షన్ లు కూడా వచ్చి S మోడ్లో లాక్ చేయబడతాయి కాబట్టి దీని అర్థం ఇది S మోడ్లో లాక్ చేయబడితే అప్పుడు ఏవైనా ఇతర ట్రాన్సాక్షన్ లు రావచ్చు మరియు S మోడ్లో లాక్ చేయబడవచ్చు ఎందుకంటే S నుండి S అనుమతించబడుతుంది అయితే మరి అంటే ఇక్కడ X ఉన్నప్పటికీ ఈ ట్రాన్సాక్షన్ ఈ మొత్తం విషయం చదివేటప్పుడు ఇతర ట్రాన్సాక్షన్ లకు సమస్య ఉంటుంది ఎందుకంటే ఇది సవరించబడుతోంది కాబట్టి S లాక్ కూడా అనుమతించబడదు కాబట్టి సారాంశం ఏమిటంటే IX మోడ్ని అనుమతించకూడదు లేదా S మోడ్ని అనుమతించకూడదు ఇప్పుడు రాజీ పడుతున్నట్లుగా ఏమి జరుగుతుందంటే కొత్త మోడ్ కనుగొనబడింది కొత్త మోడ్ రూపొందించబడింది దీనిని SIX మోడ్ అంటారు అంటే ఇది రెండూ X ఇది IX మరియు S రెండూ అని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు S మరియు IX అనే పేరును చూడవచ్చు కాబట్టి SIX మోడ్ అంటే ఈ ట్రాన్సాక్షన్ చెబుతోందని ఇది పూర్తిగా చదవబడుతోందని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందుకే ఇది S కానీ దాని లోపల ఏదో వ్రాయబడింది అందుకే ఇది IX కాబట్టి అందుకే ఇది SIX మోడ్ కాబట్టి ఈ SIX మోడ్ ఈ SIX లాక్ తప్పనిసరిగా IX మరియు S నుండి రాజీ అవుతుంది మరియు ఇది సురక్షితమైన SIX మోడ్ S మోడ్ లేదా IX మోడ్ కంటే చాలా సురక్షితం కాబట్టి ఇదే విషయం ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణ చేద్దాం కాబట్టి ఒకవేళ ని చదవడానికి కోరుకుంటున్నారు అది కేవలం చదవడానికి కోరుకుంటున్నారు కాబట్టి ఇది వర్తించే విషయం ఏమిటి ఇది S మోడ్లో వర్తిస్తుంది తర్వాత ఈ IS మోడ్ ఇది IS మోడ్ మరియు ఇది IS మోడ్ ఇది జరిమానా అని మొదటి ఉదాహరణ రెండవ ఉదాహరణ అనుకుందాం కి రాయాలనుకున్న అది చేస్తున్నది ఏమిటంటే ఈ X మోడ్ లో లాక్ అప్పుడు ఇది ఈ IX మోడ్ ఐతే ఇది ఈ IX మోడ్ మరియు ఇది ఈ IX మోడ్ అప్పుడు మూడో ఉదాహరణ ట్రాన్సాక్షన్ ఉందని అనుకుందాం అది చదవాలను కుంటుంది కాబట్టి అది చదవాలనుకుంటున్నది అది ఏమి చేస్తుందంటే అది లాక్ చేస్తుంది మోడ్లోని ఆపై IS మోడ్లో మరియు IS మోడ్లో d కాబట్టి అది మళ్లీ చాలా సులభం మరియు నాల్గవ ఉదాహరణ మొత్తం డేటాబేస్ చదవాలను కుంటుంది కాబట్టి d చదవండి అది చేసే ఏకైక విషయం ఏమిటంటే ఇది d ని S మోడ్లో లాక్ చేస్తుంది మరియు అదే జరుగుతోంది కాబట్టి ఇవన్నీ నాలుగు లాక్ లు తర్వాత ముందుకు సాగండి ఈ ఉదాహరణల గురించి కొంచెం విశ్లేషణ చేద్దాం ఈ ట్రాన్సాక్షన్ లన్నింటినీ నేను అర్థం చేసుకున్నాను ఇది ఏకకాలంలో జరుగుతోంది ఇప్పుడు విషయం వారు ఏకకాలంలో అమలు చేస్తే మరియు చేయవచ్చు రీడ్ మరియు పై రాయడానికి ప్రయత్నిస్తూ ఉంది వారు ఏకకాలంలో ముందుకు వెళ్లగలరా అవును వారు చేయగలరు ఎందుకంటే సమస్య లేదు ఎందుకంటే ఇది S మరియు X మరియు ఇది వేరే విషయాలు IS మరియు IX మేము మా కంపాటిబిలిటీ మాట్రిక్స్ IX మరియు IS కి తిరిగి వెళ్తే దీనితో సమస్య లేదు మరియు ఏకకాలంలో చేయవచ్చు దానితో సమస్య లేదు అప్పుడు ఇతర రకాల కార్యకలాపాల గురించి ఆలోచిద్దాం అనుకుందాం అనేది మరియు అని వాదించవచ్చు అప్పుడు ఏమి జరిగే అవకాశం వుంది ఇదంతా S IS మోడ్లో ఉంది ఇది S మోడ్లో ఉంది మరియు ఇవి IS మోడ్లో ఉన్నాయి మరియు ఇది S వారు ముందుకు వెళ్లగలరా మనం IS వర్సెస్ S అంటే S అని తనిఖీ చేయాలి సమస్య లేదు ఇది ఏకకాలంలో కూడా వెళ్ళవచ్చు కాబట్టి వారితో సమస్య లేదు ఎందుకంటే ఇవి IS మరియు S మోడ్లలో ఉంటాయి మరియు అవి సంఘర్షణ చెందవు అవి ఒకదానితో ఒకటి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది ఏకకాలంలో ముందుకు సాగవచ్చు ఇప్పుడుచెప్పండి మరియు అని మేము కొన్ని ఉదాహరణలు లను చేయబోతున్నాం మరియు ఇది S IS IX మోడ్లో ఉంది మరియు S IS IX కాబట్టి ఇప్పుడు వారు ఏకకాలంలో ముందుకు వెళ్లగలరా మేము తనిఖీ చేయాలి మరియు IX తో S లేదు అంటే దీని ద్వారా వెళ్ళలేము ఇక్కడ సంఘర్షణ ఉంది S తో IX చేయలేము కాబట్టి దీనిని చదవలేము ని పూర్తిగా ఒక ట్రాన్సాక్షన్ చదవదు ఎందుకంటే దాని లోపల ఏదో ఒకటి అమలు చేయబడుతుంది ఇది ఏకకాలంలో ముందుకు సాగదు ఇది ఏకకాలంలో ముందుకు సాగదు ఇది మరియు కి అనుకూలంగా లేదు మరియు మనం మరొక ఉదాహరణను చూద్దాం మరియు అవి ఏకకాలంలో ముందుకు వెళ్లగలవాఅనే విషయం IX కాబట్టి IX తో S ఇదే సమస్య కాబట్టి మళ్లీ వారు ఏకకాలంలో ముందుకు సాగలేరు అంటే దీనిని అర్థం చేసుకోవచ్చు లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ను గుర్తుంచుకుంటే ఇది చేయవచ్చు ఒకవేళ కాంపాటిబిలిటీ మ్యాట్రిక్స్ని నిజంగా గుర్తుపెట్టుకోవాలని గుర్తుంచుకోవడం లేదు కంపాటిబిలిటీ మాట్రిక్స్ చాలా సహజమైనది మరియు ఎవరైనా ఈ రేఖాచిత్రాన్ని గీస్తే S IX కి ఎందుకు అనుకూలంగా లేదని అర్థం చేసుకోవడం చాలా సులభం ఎందుకంటే మీరు ఈ ఉదాహరణలో చూసినట్లుగా ఎవరైనా చదువుతుంటే ఏంటి అంటే అది సహా ప్రతిదీ చదవడానికి ప్రయత్నిస్తున్నారుఅందుకే దీనికి లాక్ S లభిస్తోంది మరికొన్ని ట్రాన్సాక్షన్ లు దీనిపై వ్రాస్తున్నాయి ఇది చదవడానికి వ్రాయడానికి సంఘర్షణను కలిగి ఉంది మరియు దానిని అనుమతించలేము అందుకే ఈ పనులు చేయవచ్చు